కాబట్టి ఇప్పుడు ఇండక్షన్ మోటార్ యొక్క నియమావళి త్రీ ఫేస్ ఇండక్షన్ మోటారు యొక్క కార్యాచరణ ఫ్యారడే చట్టం మరియు కండక్టర్పై లోరెంజ్ శక్తిని ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక కండక్టర్ పొడవు l ని కలిగి ఉండి ఒక నిచ్చెన తయారు చేశారని అనుకుందాం మరియు రెండు వైపులా రెండు బార్లు అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో అన్ని మెటీరియల్స్ కండక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ కండక్టర్ పైన శాశ్వత అయస్కాంతం ఉంచబడిందని అనుకుందాం కాబట్టి ఇప్పుడు ఇది A అయితే ఇది ఇది B కండక్టర్ పొడవు l మరియు ఇది వాస్తవానికి ఫ్లక్స్ సాంద్రత ఇది B ఫ్లక్స్ సాంద్రత E 1 ఈ అయస్కాంతాన్ని కుడి చేతి వైపుకు ఒక స్పీడ్ B తో లాగండి అప్పుడు ఫ్లక్స్ ఖండించ బడుతుంది అందువల్ల వోల్టేజ్ E B IV దీని వలన ఏమి జరుగుతుంది ఇది ఫ్లక్స్ సాంద్రత B కాబట్టి వోల్టేజ్ E B l V ప్రేరేపిస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఎందుకంటే కరెంట్ ప్రవహిస్తుంది ఇది కరెంట్ మరియు వెంటనే సగం కరెంట్ ఈ కండక్టర్ ద్వారా ప్రవహిస్తుంది ఈ కరెంట్ కండక్టర్ ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి ఈ నిచ్చెనను అది కదలడానికి అనుమతించకుండా పట్టుకున్నట్లు ఊహించండి కానీ దానిని స్వేచ్ఛగా వదిలితే ఏమి జరుగుతుంది ఆ నిచ్చెన కూడా కదులుతుంది మరియు అయస్కాంతం కదులుతున్నట్లుగా అయస్కాంతం దిశలో కుడి చేతి వైపుకు కదిలిస్తుంది మరియు ఈ కండక్టర్ మరియు అయస్కాంతం మధ్య చాలా తక్కువ అంతరాన్ని ఉంచండి కాబట్టి ఆ సందర్భంలో నిచ్చెన కూడా అక్కడకు కదులుతుంది ఆ అయస్కాంతం మరియు నిచ్చెన మధ్య సాపేక్ష వేగం ఉంటుంది కాబట్టి చివరకు ఆ వోల్టేజ్ E కూడా తగ్గుతుంది మరియు కరెంట్ కూడా తగ్గుతుంది లేదా తగ్గిపోతుంది కాబట్టి ఈ భావన నుండే ఇండక్షన్ మెషీన్ యొక్క నియమావళి చెప్పబడినది ఎందుకంటే ఇది ఎలా తిరుగుతుంది ఇది ఒక స్వీయ ప్రారంభం ఇప్పుడు దానిని వివరిస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఈ రేఖాచిత్రం పుస్తకం నుండి తీసుకోబడింది కాబట్టి ఈ సందర్భంలో 4 విషయాలు జరుగుతాయి ఫ్లక్స్ ఖండించబడినప్పుడు కండక్టర్ లో వోల్టేజ్ E B l V ఇండ్యూస్ అవుతుంది కాబట్టి ఇది ఫ్యారడే చట్టం ఇప్పుడు ప్రేరేపిత వోల్టేజ్ వెంటనే ఒక కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది ఇది కండక్టర్ ను ఎండ్ బార్ ద్వారా మరియు ఇతర కండక్టర్ల ద్వారా తిరిగి ప్రవహిస్తుంది కాబట్టి కరెంట్ I 2 మరియు I 2 రెండు వైపులా ఉంటుంది కరెంట్ ప్రవాహాన్ని కలిగివున్న కండక్టర్ ఇప్పుడు అయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్రంలో ఉన్నందున అది లోరెంజ్ శక్తి అని పిలువబడే యాంత్రిక శక్తిని అనుభవిస్తుంది అయస్కాంత క్షేత్రంతో పాటు కండక్టర్ ను లాగడానికి శక్తి ఎల్లప్పుడూ ఈ దిశలో పనిచేస్తుంది కండక్ట్ చేస్తున్న నిచ్చెనని ఇప్పుడు స్వేచ్ఛగా కదలడానికి అనుమతిస్తే అది కుడి వైపుకి వేగంగా కదులుతుంది దాని వేగం పెరిగినప్పుడు కండక్టర్ తక్కువగా ఖండించబడుతుంది ఎందుకంటే సాపేక్ష వేగం తగ్గుతుంది ఫలితంగా ప్రేరేపిత వోల్టేజ్ E మరియు కరెంట్ తగ్గిపోతుంది పర్యవసానంగా కండక్టర్ పై పనిచేసే శక్తి కూడా తగ్గుతుంది కాబట్టి నిచ్చెన అయస్కాంత క్షేత్రంలో అదే వేగం తో కదిలినప్పుడు ప్రేరేపిత వోల్టేజ్ E కరెంట్ I మరియు శక్తి అన్నీ 0అవుతుంది ఎందుకంటే సాపేక్ష వేగం 0 అవుతుంది కాబట్టి ఇండక్షన్ మోటార్ లో ఒక స్క్విరెల్ కేజ్ ఏర్పడటానికి నిచ్చెన చుట్టుబడుతుంది దానిని నిచ్చెనని చుట్ట లా చుడితే అది స్క్విరెల్ కేజ్ అవుతుంది మరియు కదిలే అయస్కాంతం స్థానంలో తిరిగే క్షేత్రం తో భర్తీ చేశాము కాబట్టి ఈ రేఖాచిత్రంలో వివరణ కోసం మనం కదిలే అయస్కాంతాన్ని తీసుకున్నాము ఇండక్షన్ మెషీన్లో అది త్రీ ఫేస్ అయస్కాంత క్షేత్రం భ్రమణ అయస్కాంత క్షేత్రం అవుతుంది ఈ నిచ్చెనను జతచేస్తే అది స్క్విరెల్ కేజ్ లాగా ఉంటుంది అందుకే ఈ ఉదాహరణ ఈ రేఖాచిత్రం తీసుకోబడింది కాబట్టి ఈ సందర్భంలో ఒక ఇండక్షన్ మోటార్ లో కనిపించేది ఏమిటంటే ఒక స్క్విరెల్ కేజ్ ఏర్పడటానికి నిచ్చెన చుట్టబడినది మరియు కదిలే అయస్కాంతం తిరిగే అయస్కాంత క్షేత్రం తో భర్తీ చేయబడుతుంది వాస్తవానికి క్షేత్రం ఉత్పత్తి అవుతుంది దీని కారణంగా స్టేటర్ వైండింగ్లలో త్రీ ఫేస్ కరెంట్ ప్రవహింస్తుంది కాబట్టి ఇది పుస్తకం నుండి తీసిన చిత్రం ఒక రేఖాచిత్రం కాబట్టి ఈ భాగాన్ని ఈ లేదా ఈ బాహ్య వృత్తం ఈ భాగం వాస్తవానికి ఈ భాగం ఈ భాగం బాహ్యమైనది ఇది వాస్తవానికి స్టేటర్ భాగం ఇతర భాగం ఇక్కడ ఉన్న ఈ భాగం వాస్తవానికి రోటర్ భాగం అని చెప్పబడింది స్టేటర్ మరియు రోటర్ మధ్య చిన్న అంతరంగ్యాప్ ఉంది ఇది ఎయిర్ గ్యాప్ ఈ చిన్నఅంతరం ఇది ఎయిర్ గ్యాప్ ఇది ఏకరీతిగా ఉంటుంది కాబట్టి యంత్రం యొక్క రేటింగ్ను బట్టి ఇది 0 424 మిల్లీమీటర్ కావచ్చు లేదా యంత్రం యొక్క రేటింగ్ తో ఇది మారవచ్చు కాబట్టి ఇప్పుడు ఇది AA B మరియు C ఇది వాస్తవానికి త్రీ ఫేస్ లు A B C త్రీ ఫేస్ లు ఉన్నాయి త్రీ ఫేస్ లు కాబట్టి ఇది క్రమపద్ధతిలో చూపబడింది అదేవిధంగా రోటర్ లోపల కూడా ఇది ప్రత్యక్ష T T L T L ని పరిగణించవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ప్రాథమిక విషయాలు మాత్రమే చూస్తాము మరియు ఇవి త్రీ ఫేస్ టెర్మినల్స్ ఇక్కడ త్రి ఫేస్ ABC అక్కడ ఇవి త్రి ఫేస్ టెర్మినల్స్ ఇవి అనంతమైన బార్లు అని పిలువబడే బార్లకు ఇది అనుసంధానించబడి ఉంది ఇక్కడ వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉన్నాయి కాబట్టి అనంతమైన బార్లు అంటే ఏమిటి ఇప్పుడు పరిగణించవలసిన అవసరం లేదు ఇది త్రి ఫేస్ సరఫరా కి అనుసంధానించబడినది ఇక్కడ వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వాస్తవానికి ఇది రోటర్ యొక్క వేగం మరియు n అనేది రోటేటింగ్ క్షేత్రం యొక్క వేగం ఇప్పుడుత్రి ఫేస్ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ మనం చదువుకున్నప్పుడు మనం 3 పోల్స్ ను పరిణించి వేగం ns కనుగొనడానికి ప్రయత్నించాము కానీ ఈ సందర్భంలో సింక్రోనస్ వేగం కి ఒక సూత్రం 120 f P ఉంది P అనేది ధ్రువాల సంఖ్య అని మనం తీసుకుంటాము ఉదాహరణకు f ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ మరియు P 4 పోల్ యంత్రం అయితే P 4 ధ్రువాలు మాత్రమే జతలు కాదు కాబట్టి ns 120 50 4 కాబట్టి ఇది 1500 RPM అవుతుంది ఇండక్షన్ మెషీన్లు సాధారణంగా P 3 పోల్ లేదా 4 పోల్ యంత్రాలు కాబట్టి ఆ సందర్భంలో అది మోటారుగా పనిచేస్తే దాని వేగం 1500 RPM కన్నా తక్కువగా ఉంటుంది ఇది జనరేటర్ గా పనిచేస్తే దాని వేగం 1500 RPM కన్నా ఎక్కువ ఉంటుంది ఇండక్షన్ జనరేటర్ గురించి చర్చించము మనం మోటారు గురించి మాత్రమే చర్చిస్తాము మరియు సాధారణంగా ఇది 4 ధ్రువ యంత్రం అని మనం కనుగొంటాము కానీ అయస్కాంత క్షేత్రం కానీ త్రి ఫేస్ అయస్కాంత క్షేత్రం సింక్రోనస్ వేగం ns తో తిరుగుతుంది ఉదాహరణకు 100 RPM తో తిరుగుతుంటే అది సురక్షితంగా ఉంటుంది మరియు ఈ n ఉంది ఇది రోటర్ యొక్క వేగం ఇది సింక్రోనస్ వేగం ns కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఇక్కడ ఉంది కాబట్టి ఏమి జరుగుతుంది కాబట్టి చిత్రంలో చూపిన విధంగా త్రి ఫేస్ కోసం వవుండెడ్ స్టేటర్ మరియు రోటర్ రెండింటినీ కలిగి ఉన్న స్థూపాకార రోటర్ యంత్రాన్ని పరిగణించండి ఇది ఈ ఎగువ భాగం స్టేటర్ మరియు లోపల వృత్తం రోటర్ మరియు మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉంది ఇప్పుడు ప్రారంభంలో రోటర్ ఓపెన్ సర్క్యూట్ గా ఉంది స్టేటర్ను అనంతమైన బార్తో అనుసంధానించనివ్వండి అంటే రోటర్ ఓపెన్ సర్క్యూట్ చేయబడింది అంటే ఇది షార్ట్ సర్క్యూట్ కాదు మన అవగాహన కోసం మొదట రోటర్ ఓపెన్ సర్క్యూట్ చేయబడింది మరియు ఇది స్టేటర్ వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ రెండూ స్థిరంగా ఉండే సరఫరాకు అనుసంధానించబడి ఉంటాయి స్టేటర్ కరెంట్ ఎయిర్ గ్యాప్ లో తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది స్టేటర్ వైండింగ్లో emf ప్రేరేపించి సింక్రోనస్ వేగంతో నడుస్తుంది ఇది స్టేటర్ నిరోధకత మరియు లీకేజ్ రియాక్టన్స్ విస్మరించి టెర్మినల్ వోల్టేజ్ను సమతుల్యం చేస్తుంది ఇప్పుడు స్టేటర్ టెర్మినల్ను వోల్టేజ్కు కలిపి నప్పుడు లేదా సరఫరా సరఫరా వోల్టేజ్కు కలిపి నప్పుడు కాబట్టి సహజంగానే ఆ వోల్టేజ్ ను స్టేటర్ వైండింగ్లో ప్రేరేపిస్తుంది మరియు ఇది తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఇది సింక్రోనస్ వేగంతో ns తో తిరుగుతుంది కాబట్టి ఈ F1 వాస్తవానికి స్టేటర్ mmf F1 ఇవ్వబడుతుంది కాబట్టి ఏకపక్షంగా ఇది తీసుకోబడుతుంది కానీ ఈ అయస్కాంత క్షేత్రం సింక్రోనస్ వేగంతో తిరుగుతుంది వాస్తవానికి ns ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చాలా విషయాలు కనిపించవు అయస్కాంత క్షేత్రం వలె అనుభూతి చెందుతుంది కానీ వోల్టేజ్ కరెంట్ను ఊహించలేము తరంగ రూపాన్ని ఇతర విషయాలను చూడగలము కానీ దానిని అనుభవించగలము కానీ కళ్ళు తెరిచి చూడలేము ఆ తరంగ రూపాన్ని మాత్రమే చూడగలము కాబట్టి ఒక ఫ్లక్స్ అది కనిపించే పరిమాణం కాదు అనుభూతి మాత్రమే కాబట్టి అదేవిధంగా ఇంతకు ముందే చేసాముమనం తరంగ రూపం నమూనాను చూస్తాము కాని అది ఎలా ఉందో కళ్ళతో చూడలేము కాబట్టి ఆ సందర్భంలో స్టేటర్ కరెంట్ ఎయిర్ గ్యాప్ లో తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది F1 నేను దీనిని చూపించాను స్టేటర్ వైండింగ్లో emf ను ప్రేరేపించే సింక్రోనస్ వేగంతో నడుస్తుంది స్టేటర్ నిరోధకత మరియు లీకేజ్ రియాక్టన్స్ అతితక్కువ అనే ఊహలో టెర్మినల్ వోల్టేజ్ను సమతుల్యం చేస్తుంది ఇప్పుడు రోటర్ తిరిగే క్షేత్రం రోటర్ వైండింగ్లో emf ని ప్రేరేపిస్తుంది ఎందుకంటే రోటర్ కూడా ఉంది కాబట్టి ఫీల్డ్ తిరుగుతోంది కాబట్టి ఇది రోటర్ వైండింగ్లో emf ని కూడా ప్రేరేపిస్తుంది కాని రోటర్ కరెంట్ ప్రవహించదు ఎందుకంటే మన రోటర్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి రోటర్ emf యొక్క ఫ్రీక్వెన్సీ f ఎందుకంటే రోటర్ తిరగడం లేదు కాబట్టి రోటర్ emf యొక్క ఫ్రీక్వెన్సీ కూడా f రోటర్ emf F2 0 కాబట్టి రోటర్ ఓపెన్ సర్క్యూట్ అయినందున కరెంట్ చూపబడదు కాబట్టి ఈ దశలో రోటర్ emf F2 0 అంటే ఈ రేఖాచిత్రం ఏకపక్షంగా F2 0 చేయబడింది కాబట్టి ఈ సందర్భంలో ఎటువంటి టార్క్ అభివృద్ధి చెందలేదు మరియు రోటర్ స్థిరంగా కొనసాగుతుంది కాబట్టి రోటర్ కదలడం లేదు అది స్థిరంగా ఉంటుంది ఇప్పుడు యంత్రం కేవలం ట్రాన్స్ఫార్మర్గా పనిచేస్తుంది ఇక్కడ మనం స్టేటర్ ని ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ గా రోటర్ ని సెకండరీ గా భావిస్తాము సాధారణ ట్రాన్స్ఫార్మర్లో స్థిరమైన టైమ్ వేరియింగ్ ఫ్లక్స్ ప్రేరేపించే విధంగా కాకుండా స్టేటర్ మరియు రోటర్ లో రొటేటింగ్ మాగ్నెటిక్ ఫ్లక్స్ కారణంగా ఒకే ఫ్రీక్వెన్సీ గల emf ఇండ్యూస్ చేయబడుతుంది ట్రాన్స్ఫార్మర్ విషయంలో pi pi max sinωT అనుకుందాం సాధారణ ట్రాన్స్ఫార్మర్ లో ఇది స్థిరమైన టైం వేరియింగ్ ఫ్లక్స్ కానీ ఇక్కడ ఇది రొటేటింగ్ మాగ్నెటిక్ ఫ్లక్స్ ఎందుకంటే స్టేటర్ వైండింగ్కు త్రీ ఫేస్ సరఫరాను ఇస్తున్నాము ఇప్పుడు రోటర్ ఇప్పుడు భ్రమణం చేయకుండా నిరోధించబడినది అనగా ఇది స్టేషనరీగా ఉంది ఇప్పుడు రోటర్ ఓపెన్ సర్క్యూట్ కాదు దాని షార్ట్ సర్క్యూట్ కానీ రోటర్ తిరగడానికి అనుమతించబడదు మరియు రోటర్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఈ సందర్భంలో రోటర్ ఇప్పుడు త్రీ ఫేస్ కరెంట్లను కలిగి ఉంటుంది ఇది ఈ దిశలో తిరిగే emf F2 ను సృష్టిస్తుంది మరియు స్టేటర్ ఫీల్డ్ వలే అదే దిశలో అదే వేగం కలిగి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ రేఖాచిత్రంలో ఇది F2 కానీ రోటర్ ఇక్కడ భ్రమణం చెందడానికి అనుమతించడం లేదు దీనికి రోటర్కు సంబంధించి ns n లేదా స్టేటర్కు సంబంధించి ns గా ఇవ్వబడింది కాబట్టి రోటర్ తిరగడానికి అనుమతించనప్పుడు వాస్తవానికి ఈ F2 వాస్తవానికి ఈ ns వాస్తవానికి ఏమి జరుగుతుంది అంటే ఈ emf యొక్క వేగం స్టేటర్కు సంబంధించి ns గా ఉంటుంది ఎందుకంటే మనం రోటర్ను తిరగడానికి అనుమతించడం లేదు కానీ రోటర్ దానిలో తిరగడానికి అనుమతించిన వెంటనే ఇది ns n అవుతుంది ఎందుకంటే రోటర్కు సంబంధించిన సాపేక్ష వేగం కాబట్టి ఈ సందర్భంలో రోటర్ ఇప్పుడు స్థిరంగా ఉండనివ్వండి మరియు రోటర్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి సహజంగా కరెంట్ ప్రవహిస్తుంది రోటర్లో emf ఉంటుంది కాబట్టి స్టేటర్ ఫీల్డ్ యొక్క అదే వేగంతో రోటర్ తిరగడాన్ని మేము అనుమతించడం లేదు ట్రాన్స్ఫార్మర్ లో చూసిన విధంగానే F2 అనేది రియాక్షన్ కరెంట్ ని బస్ బార్ నుండి స్టేటర్ లోకి ప్రవహించటానికి కారణమవుతుంది బ్రాకెట్లో వ్రాసినది చూడండి ఇక్కడ ఫలితంగా లభించే వేవ్ యొక్క ఫ్లక్స్ డెన్సిటి ∅r ఫ్లక్స్ పోల్ వోల్టేజ్ను సమతుల్యం చేయడానికి స్టేటర్ emf ను ప్రేరేపిస్తుంది ఈ విషయాలన్నీ ట్రాన్స్ఫార్మర్ లో చదివిన విషయాల లాగానే ఉంటుంది F2 అనేది రియాక్షన్ కరెంట్ ని బస్ బార్ నుండి స్టేటర్ లోకి ప్రవహించటానికి కారణమవుతుంది ఇక్కడ ఫలితంగా లభించే వేవ్ యొక్క ఫ్లక్స్ డెన్సిటి ∅r ఫ్లక్స్ పోల్ వోల్టేజ్ను సమతుల్యం చేయడానికి స్టేటర్ emf ను ప్రేరేపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కరెంట్ రోటర్ లో ప్రవహిస్తుంది ఇప్పుడు స్పష్టంగా రోటర్ ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ∅r విలువ అదే ఉంటుంది యంత్రం లోడ్ అయినప్పుడు కూడా ∅r అదే విలువని కలిగి ఉంటుంది ఈ ∅r దాదాపు స్థిరంగా ఉంటుంది వాస్తవానికి లోడ్ మోటారు పై సృష్టించిన ఆపరేటింగ్ కండిషన్ తో సంబంధం లేకుండా ∅r స్థిరంగా ఉంటుంది ఇప్పుడు ∅r మరియు F2 యొక్క పరస్పర చర్య ఫ్లక్స్∅r మరియు F2 ఇవి ఒకదానికొకటి స్థిరంగా ఉంటాయి రోటర్ను Fr దిశలో తరలించడానికి టార్క్ను సృష్టిస్తుంది కాబట్టి ఇండక్షన్ మోటర్ అనేది స్వీయ ప్రారంభ పరికరం కాబట్టి ∅r మరియు F2 ల మధ్య ఈ పరస్పర చర్య ఒకదానితో మరొకటి స్థిరంగా ఉండి టార్క్ను సృష్టిస్తుంది మరియు రోటర్ను Fr దిశలో తరలించేలా చేస్తుంది కాబట్టి ఇది ఫలిత ఫ్లక్స్ ∅r మరియు F2 ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాయి మరియు ఇది ఈ ప్రాంతం యొక్క దిశను సూచిస్తుంది లేదా ఫలితంగా వచ్చే Fr ఈ దిశలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇది ఇలా ఉంటుంది ∅r మరియు F2 ల మధ్య ఈ పరస్పర చర్య ఒకదానితో మరొకటి స్థిరంగా ఉండి టార్క్ను సృష్టిస్తుంది రోటర్ను Fr దిశలో కదిలించే విధంగా టార్క్ను సృష్టిస్తుంది కాబట్టి ఇండక్షన్ మోటార్ అనేది స్వీయ ప్రారంభ పరికరం కాబట్టి షార్ట్ సర్క్యూట్ రోటర్ను ఇప్పుడు తిరగడానికి అనుమతించనివ్వండి ఇప్పుడు రోటర్ తిరిగేలా స్వేచ్ఛగా ఉంచండి ఇప్పుడు అది తిరిగేటప్పుడు అది స్టేటర్ ఫీల్డ్ దిశలో నడుస్తుంది మరియు స్థిరమైన స్థితిలో n వేగాన్ని పొందుతుంది కాబట్టి అదే సమకాలిక వేగంతో ఆ ns తో ఆ యంత్రం Fr దిశలో ఇది తిరుగుతుంది కానీ ఇప్పుడు రోటర్ అదే దిశ లేదా అయస్కాంత క్షేత్రం దిశలో రోటర్ తిరుగుతోంది కాబట్టి ఏమి జరుగుతుంది రోటర్ వేగం n తో తిరుగుతున్నందున ఇది ns కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి దీని అర్థం రోటర్ అదే దిశలో ఆ భ్రమణ అయస్కాంత క్షేత్రం లో తిరుగుతుంది కానీ అది ఎప్పటికీ ns ను చేరుకోదు అది ns ను చేరుకుంటే n సాపేక్ష వేగం అప్పుడు 0 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది n యొక్క స్థిరమైన వేగాన్ని పొందే స్టేటర్ క్షేత్రం లో నడుస్తుంది స్పష్టంగా n కన్నా తక్కువ ఎందుకంటే n ns ఉంటే స్టేటర్ ఫీల్డ్ మరియు రోటర్ వైండింగ్ మధ్య సాపేక్ష వేగం 0 అవుతుంది అందువల్ల ప్రేరిత emf మరియు రోటర్ కరెంట్లు 0 గా ఉంటాయి మరియు అందువల్ల టార్క్ అభివృద్ధి చెందదు అందువల్ల రోటర్ సింక్రోనస్ వేగం ను చేరుకోలేదు అది స్లిప్ అవుతుంది వాస్తవానికి ఇది ఇండక్షన్ మోటారు లో n విలువ ns కంటే తక్కువ ఉండాలి రోటర్ n వద్ద నడుస్తున్నప్పుడు రోటర్ కండక్టర్కు సంబంధించి స్టేటర్ ఫీల్డ్ యొక్క సాపేక్ష వేగం ns n ఉంటుంది ఎందుకంటే రెండూ ns దిశలో ఒకే దిశలో కదులుతున్నాయి రోటర్లో ప్రేరేపిత emf మరియు కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇది ns n 120 F2 P అంటే F2 వాస్తవానికి ఈ F2 వాస్తవానికి ఇది రోటర్ ఫ్రీక్వెన్సీ సాపేక్ష వేగం మరియు ns n 120 F 2 P ఇప్పుడు F2 P ns n 120 అని వ్రాయవచ్చు అప్పుడు లవం మరియు హారం ని ns తో గుణించాలి మరియు ఈ భాగం ns n ns ఈ భాగాన్ని మనం స్లిప్ అని నిర్వచించాము ఇది స్లిప్ మరియు ఈ భాగం f ఎందుకంటే ns 120 f P అని ఇంతకుముందే చర్చించాము కాబట్టి P అంటే P 120 f ns కాబట్టి ఇది వ్రాయొచ్చు ఇది ఈ n ns P 120 కాబట్టి ఈ భాగం ఈ భాగం s మరియు ఈ భాగం f f P ns దీని కంటే f P ns 120 ఈ సమీకరణం నుండి f P ns 120 కాబట్టి రోటర్ స్లిప్ s మరియు s ns n s తో కదులుతున్నప్పుడు రోటర్ ఫ్రీక్వెన్సీ F2 s f అయితే ఈ s f కాబట్టి దీనిని రోటర్ యొక్క స్లిప్ అంటారు స్లిప్ s పర్ యూనిట్ వేగం ఇది స్టేటర్ ఫీల్డ్ వెనుక రోటర్ స్లిప్ అవుతుంది ఇది సింక్రోనస్ వేగానికి సంబంధించినది డైమెన్షన్ లేని పరిమాణం కాబట్టి ns n అనేది వేగం యొక్క వ్యత్యాసం ns ఇది ఒక డైమెన్షన్ లేని పరిమాణం కాబట్టి మనం స్లిప్ s అని పిలుస్తాము రోటర్ ఫ్రీక్వెన్సీ F2 sf ను స్లిప్ ఫ్రీక్వెన్సీ అంటారు కానీ యంత్రం ఆ s 1 వద్ద నిలకడగా ఉంటుంది ఎందుకంటే ఆ సందర్భంలో n 0 రోటర్ కదలడం లేదు కాబట్టి ఆ సమయంలో s 1 స్థిరంగా ఉంటాయి కాబట్టి సమీకరణం 2 నుండి n 1 s ns అని సులభంగా వ్రాయవచ్చు కాబట్టి ఇది సమీకరణం 3 సమీకరణం 1 నుండి ఇది 120 s f P f2 sf అని కూడా వ్రాయవచ్చు కాబట్టి అందుకే 120 sf P ns n ఇది సమీకరణం 4 కాబట్టి రోటర్ వేగంతో నడుస్తుంది మరియు రోటర్ ఫీల్డ్ ns n వద్ద అదే దిశలో రోటర్కు అనుసంధానంగా నడుస్తుంది స్టేటర్ నుండి చూసినట్లుగా రోటర్ ఫీల్డ్ యొక్క నికర వేగం అది కేవలం n ns n n s అవుతుంది రోటర్ n వేగంతో నడుస్తుంది మరియు రోటర్ ఫీల్డ్ ns n వద్ద నడుస్తున్నందున చూడండి అదే దిశలో రోటర్కు సంబంధించి స్టేటర్ నుండి చూసినట్లుగా రోటర్ ఫీల్డ్ యొక్క నికర వేగం కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ అలా వెళుతున్నప్పుడు ఈ రేఖాచిత్రం ఈ రేఖాచిత్రానికి తిరిగి వెళ్దాం కాబట్టి ఇది రోటర్కు సంబంధించి ns n జోడిస్తే ఇది వాస్తవానికి రోటర్ ఫీల్డ్ యొక్క వేగం అవుతుంది మరియు ఇది టార్క్ యొక్క దిశగా ఇవ్వబడుతుంది మరియు ఇది ఈ రేఖాచిత్రం నుండి వచ్చింది ఇది మంచి అవగాహన మరియు ఒక విషయం ఈ F1 Fr F2 ఒకదానికొకటి సంబంధించి స్థిరంగా ఉన్నాయి ఇది కూడా ns తో కదులుతోంది ఇది కూడా ns తో కదులుతోంది అందువల్ల ఈ విషయాలన్నీ స్థిరంగా ఉంటాయి అందువల్ల వీటిని పిలుస్తారు ఇది Fr మరియు F2 ల మధ్య కోణం డెల్టా 'కాబట్టి ఈ విషయాలన్నీ స్థిరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ రోటర్కు సంబంధించి అదే దిశలో ఉన్న రోటర్ ఫీల్డ్ యొక్క నికర వేగం స్టేటర్ నుండి చూసేటప్పుడు అది ns గా ఉంటుంది కాబట్టి రోటర్ ఫీల్డ్ మరియు స్టేటర్ ఫీల్డ్ రెండూ వేగం ns తో కదులుతున్నాయి కాబట్టి రోటర్ యొక్క రియాక్షన్ క్షేత్రం F2 ఎల్లప్పుడూ స్టేటర్ ఫీల్డ్ F1 కు సంబంధించి స్థిరంగా ఉంటుంది లేదా ఫలిత క్షేత్రం Fr తో ఫ్లక్స్ ∅r పోల్ కాబట్టి అంటే రోటర్ యొక్క రేఖాచిత్రంలో మనం గీసిన రియాక్షన్ క్షేత్రం F2 స్టేటర్ ఫీల్డ్ F 1 లేదా ఫలిత క్షేత్రానికి సంబంధించి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ స్థిరంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు డెల్టా కనెక్ట్ చేసిన స్టేటర్ మరియు స్టార్ కనెక్ట్ రోటర్తో త్రి ఫేస్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటర్ యొక్క సర్క్యూట్ రేఖాచిత్రం ఇందులో చూపబడింది ఇది స్టేటర్ వైండింగ్ ఇది త్రి ఫేస్ సరఫరా రోటర్లో ఈ sE2 రోటర్లో ప్రేరేపించబడిన వోల్టేజ్ను మనం తరువాత చూస్తాము మరియు బ్రష్లు ఉన్నాయి స్లిప్ రింగులు ప్రారంభంలో నిరోధకత ద్వారా చేయబడ్డాయి ఇది 2 వ మరియు 3 వ సంవత్సరంలో ఎప్పుడు ఇండక్షన్ మోటార్ ప్రయోగం చేస్తారు త్రి ఫేస్ ఇండక్షన్ మోటారు ప్రయోగం లో రోటర్ ని మోటారులో చూస్తారు కాబట్టి ఈ సందర్భంలో రోటర్ లేదా రోటర్ వైండింగ్ స్లిప్ రింగులతో అనుసంధానించబడి ఉంటుంది ఇవి ప్రారంభంలో బాహ్య నిరోధకత తో షార్ట్ చేయబడ్డాయి నిరోధకతను తగ్గించాయి మోటారు ఇక్కడ పూర్తి వేగాన్ని సాధించినందున నిరోధకతలు తొలగించబడుతుంది దీనిని ఇక్కడ చూపించడం లేదు కాబట్టి ఈ స్క్విరెల్ కేజ్ మోటర్ యొక్క రోటర్ అక్కడ శాశ్వతంగా బార్లను షార్ట్ చేసింది కనుక దీనిని సర్క్యూట్ పరంగా సమానమైన వవుండ్ రోటర్ గా మార్చవచ్చు ఈ సందర్భంలో స్క్విరెల్ కేజ్ మోటర్ విషయంలో ఈ విషయాలన్నీ లేవు ఎందుకంటే రోటర్ కూడా షార్ట్ చేయబడినది కాబట్టి సమీకరణం 2 నుండి మనం స్లిప్ ns n ns అని వ్రాయవచ్చు ఇది ns n ను స్లిప్ వేగం మరియు ఇది సిన్క్రోనస్ వేగం కొన్నిసార్లు ఇది మన స్లిప్ వేగం అయితే మనం ns n యొక్క వ్యత్యాసాన్ని తీసుకుంటాము ఇది మోటారు లో ఉంటుంది ఇది ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది అందువల్ల s 1 n ns ఇది సమీకరణం 5 ఇప్పుడు స్పష్టంగా n 0 అనగా స్థిర రోటర్ కోసం s 1 మరియు n n s అయితే సమానమైన సింక్రోనస్ వేగంతో నడుస్తున్న రోటర్ కోసం s 0 అవుతుంది కాబట్టి సమీకరణం 1 నుండి రోటర్ లో ప్రేరేపించబడిన కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ F2 sf ఇది మనం ఇంతకుముందే చూసాము రోటర్లో ప్రేరేపించబడిన కర్రెంట్ల యొక్క ఫ్రీక్వెన్సీ F2 sf ఇది మనం ఇంతకుముందే చూసాము ఇండక్షన్ మోటర్ యొక్క సాధారణ పూర్తి లోడ్ స్లిప్ 2 నుండి 8 వరకు ఉంటుంది కాబట్టి రోటర్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ 1 నుండి 4 హెర్ట్జ్ గా తక్కువగా ఉంటుంది ఇది 2 మరియు స్లిప్ 2 అయితే f 50 హెర్ట్జ్ కాబట్టి అదిF2 1 హెర్ట్జ్ ఎందుకంటే 0 02 50 కాబట్టి ఇప్పుడు ప్రతి దశకు తదుపరి దశకు ల్ స్టేటర్ emf E1 చే ఇవ్వబడుతుంది √ 2 అనుకుందాం ట్రాన్స్ఫార్మర్ Kw1 N ∅1 f ∅r కాబట్టి Kw1 వైన్డింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ చర్చించకుండా ఉండండి ఎందుకంటే 3 వ సంవత్సరం ఇండక్షన్ మెషీన్లో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్లో దీనిని ఎక్కువ అధ్యయనం చేస్తారు మరియు ఇది N pha1 ఇది Nfh 1 ఇది స్టేటర్ వైపు వాస్తవానికి మలుపుల సంఖ్య Nph 1 మరియు f అనేది ఫ్రీక్వెన్సీ మరియు ∅r అనేది ఫ్లక్స్ పోల్ కాబట్టి పర్ ఫేస్ రోటర్ emf s 1 వద్ద రోటర్ నిశ్చలం అని ఇవ్వబడుతుంది s 1 రోటర్ నిశ్చలం గా ఉన్నప్పుడు emf pi √ 2 Kw2 Nph 2 f ∅r అవుతుంది ఇది ట్రాన్స్ఫార్మర్ లో చేసే మార్గం √ 2 తో గుణించడం 4 44 అవుతుంది మరియు ఇది వైన్డింగ్ ఫ్యాక్టర్ అని అంటారు Kw2 రోటర్ యొక్క వైండింగ్ కారకం అని కూడా పిలుస్తాము మరియు ఇది ప్రైమరీ వైపు ఇది సెకండరీ వైపు కాబట్టి ఒక దశకు E1 స్టేటర్ ప్రేరిత emf ఒక దశకు E2 రోటర్ ప్రేరిత emf Kw1 అనేది స్టేటర్ వైండింగ్ కారకం Kw2 రోటర్ వైండింగ్ కారకం Nph1 అనేది ఒక ఫేస్ యొక్క రోటర్ టర్న్స్ Nph2 ఫేస్ యొక్క రోటర్ టర్న్స్ ఈ విషయాన్ని ఎందుకు బదిలీ చేయాలి మరియు ప్రతి ధ్రువానికి ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ ఇప్పుడు ఏదైనా స్లిప్ వద్ద రోటర్ ఫ్రీక్వెన్సీ sf గా ఉంటే రోటర్ ప్రేరేపించిన emf SE2 కు మారుతుంది రోటర్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు F2 sf కు మారుతుంది కాబట్టి రోటర్ ప్రేరిత emf వాస్తవానికి అది SE2 అవుతుంది కాబట్టి అది స్లిప్ 1 అయితే అది E2 అవుతుంది కానీ ఆ రోటర్ నడుస్తున్నప్పుడు దానికి కొంత స్లిప్ ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా SE2 అవుతుంది కాబట్టి స్లిప్ 1 ఉన్నప్పుడు నిలిచిపోయినప్పుడు Z2 r2 jX2 రోటర్ సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ను ఇప్పుడు పరిగణించండి ఇప్పుడు రోటర్ యొక్క X2 లీకేజ్ రియాక్టెన్స్ స్థిరంగా ఉన్నప్పుడు అది రోటర్ ఫ్రీక్వెన్సీ స్టేటర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి అది f ఇప్పుడు ఆ టిల్ట్స్ ఫ్రీక్వెన్సీ వద్ద స్లిప్ s వద్ద నడుస్తున్న రోటర్ కాబట్టి sf ఫ్రీక్వెన్సీ మారుతున్నప్పుడు ఇది ఇంపెడెన్స్ r2 jX2 ను మారుస్తుంది ఎందుకంటే ఫ్రీక్వెన్సీ sf అని అనుకుందాం ఇక్కడ ఒకదాన్నిచేయండి ఇక్కడ x అని చెప్పండి x L ω Ω అని తెలుసు 2 pi f కి సమానం కాబట్టి 2 pi fω r2 pi f ఈ L ω L కాబట్టి f కి బదులుగా రోటర్ ఫ్రీక్వెన్సీ f అది F2 అవుతుంది మరియు F2 ఈ sf L అవుతుంది కాబట్టి ఇది 2 pi f అని పిలుస్తుంది s s అంటే s సాధారణంగా x కాబట్టి రోటర్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు రోటర్ నడుస్తున్నందున ఇది ఇంపిడెన్సు r2 j s X 2 r2 నిరోధకత కానీ ఈ ప్రతిచర్య ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రోటర్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రేరేపిత emf మరియు రియాక్టన్స్ అన్నీ స్లిప్కు ప్రత్యక్ష నిష్పత్తిలో మారుతూ ఉంటాయి ఎందుకంటే రోటర్ తిరిగేటప్పుడు ఫ్రీక్వెన్సీ ప్రేరేపిత emf కరెంట్ను అలాగే రియాక్టెన్స్ను కూడా మారుస్తుంది ఎందుకంటే ఇది f ఎందుకంటే సాధారణంగా మనకు L తెలుసు కానీ రోటర్ విషయంలో ఇది F2 అవుతుంది ఫ్రీక్వెన్సీ F2 s f కాబట్టి అందుకే s ఇక్కడ ఉంది ఇప్పుడు చిత్రం 6లో స్లిప్ s వద్ద రోటర్ సర్క్యూట్ చూపిస్తుంది ఇది ప్రేరేపిత వోల్టేజ్ రోటర్ సర్క్యూట్ అనేది షార్ట్ సర్క్యూట్ అని చెప్పండి రోటర్ కూడా ఒక షార్ట్ సర్క్యూట్ విషయం కాబట్టి ఇది r2 నిరోధకత ఈ s X 2 ఇది వేరియబుల్ సింబల్ అని ఇవ్వబడుతుంది మరియు ఇది కరెంట్ I2 కాబట్టి ఈ సందర్భం లో రోటర్ సర్క్యూట్ ఎందుకంటే రోటర్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఇది మూసిన దారి ఇప్పుడు సర్క్యూట్ యొక్క దశ కోణం తీటా 2 tan 1 s X 2 r2 కాబట్టి ఈ తీటా 2 అంటే వెనుకబడి ఉంది ఇప్పుడు E1 E2 కూడా ఈ వ్యక్తీకరణ చేస్తే ఈ వ్యక్తీకరణ చేస్తే ఇక్కడ ఈ వ్యక్తీకరణ E1 E2 ను E1 E2 గా విభజిస్తుందని వ్రాయబడింది అప్పుడు ఇది ఇలా ఉంటుంది E1 E2 చేస్తే అది Kw1 Nph1 Kw2 Nph 2 అవుతుంది అంటే N1 N2 అనుకుందాం N1 Kw1 Nph1 మరియు N2 Kw2 Nph 2 a అనుకుందాం కాబట్టి ఈ సందర్భంలో N1 N2 ప్రభావవంతమైన స్టేటర్ మరియు రోటర్ ఒక దశలో మారుతుంది కాబట్టి అది మనం ట్రాన్స్ఫార్మర్ లాగా చేస్తున్నాము ఇప్పుడు తదుపరిది సర్క్యూట్ నమూనా అభివృద్ధి కాబట్టి సర్క్యూట్ నమూనా ఒక ట్రాన్స్ఫార్మర్ E1 E2 a a కి N1 N మరియు కరెంట్ I2 ' I2 1 a మనం ట్రాన్స్ఫార్మర్ లాగానే E2 నిశ్చల రోటర్ emf చేసిన విధానం కాబట్టి ట్రాన్స్ఫార్మర్లో మాదిరిగా సంఖ్య 2 స్టేటర్ కరెంట్ యొక్క అయస్కాంతీకృత కరెంట్ భాగం స్టేటర్ ప్రేరిత emf E1 90o డిగ్రీ తో లాగ్ అవుతుంది ప్రేరణ సంఖ్య 3 ఇండక్షన్ మోటారు కేవలం ట్రాన్స్ఫార్మర్ కాదు ఇది వోల్టేజ్ మరియు కరెంట్ స్థాయిలను మారుస్తుంది వాస్తవాలలో ఇది సాధారణీకరించిన ట్రాన్స్ఫార్మర్ లాగా ప్రవర్తిస్తుంది దీనిలో ఫ్రీక్వెన్సీ కూడా స్లిప్కు అనులోమానుపాతంలో మారుతుంది రోటర్ ప్రేరిత emf SE2 మరియు రోటర్ రియాక్టన్స్ SX2 కాబట్టి ఇవి కొన్ని విషయాలు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వంటి సమానమైన సర్క్యూట్ ఎప్పుడు ఉత్పన్నమవుతుంది దాని ప్రధాన నష్టం భాగం నిర్లక్ష్యం చేయబడుతుంది ఇది స్టేటర్ వైపు మరియు ట్రాన్స్ఫార్మర్ లో ప్రాధమిక వైపు r 1 x 1 కరెంట్ I1 ఇది 2 ' ఈ కరెంట్ I2' I1 m 2 'మరియు ఈ వోల్టేజ్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కి ఇప్పుడు మనం ఈ వోల్టేజ్ E 1 ను ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ను తయారు చేస్తాము మరియు ఈ వైపు ఫ్రీక్వెన్సీ f ఫ్రీక్వెన్సీ ఇవ్వబడుతుంది f గుర్తించండి మరియు Pm ఇది ఒక దశకు ఒక యాంత్రిక శక్తి ఉత్పత్తి అని చూస్తుంది అందుకే 3 తో విభజించబడింది మనం తరువాత చూస్తాము మరియు ఇది చిత్రం 7 a మరియు ఇది రోటర్ సర్క్యూట్ ఫ్రీక్వెన్సీ F2 sf మరియు రోటర్ సర్క్యూట్ యొక్క వోల్టేజ్ ప్రేరేపించబడినది మనం SE2 ని చూశాము ఇది r2 SX2మరియు ఇది కరెంట్ 2 కాబట్టి తదుపరిది ఇది మొదటి సర్క్యూట్ తదుపరిది మరియు రోటర్ n వేగంతో తిరుగుతోంది ఇక్కడ ఇది n ఇక్కడ ఇది n ఇది ఇలా ఇవ్వబడింది ఇప్పుడు తదుపరిది ఈ ఉత్పన్నం తరువాత తదుపరిది ఈ వైపు ఎడమ చేతి వైపు ఉంటుంది ఇది ఫ్రీక్వెన్సీ f ఇది ఫ్రీక్వెన్సీ F2 అవును F2 sf ఇప్పుడు ఇది రోటర్ సర్క్యూట్ ఇది E1 ఈ భాగం SE2 SE1 అవుతుంది ఇక్కడ ఇది నిష్పత్తి 1 కు ఉంటుంది ఇక్కడ ఇది 1 కి 1 a n 1 n 2 రెండు a n 1 n 2 కాబట్టి ఇక్కడ నిష్పత్తి కు 1 కి ఇవ్వబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ సందర్భంలో ఇది 1 నుండి 1 వరకు ఉంటుంది మరియు ఇవన్నీ పరివర్తన చెందుతాయి ఈ పరివర్తన తరువాత ట్రాన్స్ఫార్మర్ దాదాపుగా సమానమైన రీతిలో చూపబడుతుంది అక్కడ r2 ' a2 r2 s X 2' s a2 X 2 అవుతుంది మరియు ఇక్కడ ఈ వైపు i2 ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ 2 ను పరిశీలిస్తే ' అప్పుడు n2' 2 సమానం 1 a కాబట్టి I2 ' I 2 a అవుతుంది కాబట్టి ఈ వైపు దానిని మార్చినట్లయితే అది 1 కి 1 అవుతుంది అది I2 ' I2 a అవుతుంది మరియు ఈ E2 a2 SE1 ఇది 1 నుండి 1 వరకు ఉంటుంది ఉత్పన్నం లేకుండా ఉత్పన్నం కూడా కొంచెం కష్టం దీన్ని సులభంగా చేయగలదు కాని ఉత్పన్నం తరువాత ఉంది ఇప్పుడు ఈ కుడి చేతి వైపు ఈ విషయం లు విభజించండి ఈ అన్ని పారామితులు ఈ వైపు విభజిస్తాయి ఇప్పుడు అది 1 గా ఉంది 1 ఇది అన్ని వైపు విభజన లు కాబట్టి ఆ సమయంలో ఈ ఉత్పన్నం చెప్పిన తరువాత ఈ సంఖ్యను చేయదు కాబట్టి ఈ విషయం లన్నింటినీ విభజించడం ఏమిటంటే ప్రతిదీ s తో విభజించినట్లయితే ఇది E1 అవుతుంది ఇది X 2 గా మారుతుంది X 2 ఈ X 2 ' s అది X2' అవుతుంది మరియు దీనిని విభజించినట్లయితే అది r2 ' s అవుతుంది కాబట్టి ఇది X2 'r' S అవుతుంది మరియు దీనిని E 1 E 1 అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ మళ్ళీ చూపించబడదు 1 నుండి 1 వరకు కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ f ఇది ఫ్రీక్వెన్సీ f కాదు ఎందుకంటే ప్రతిదీ ఈ వైపు పరంగా తయారు చేయబడింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది ఎందుకంటే ప్రతిదీ విభజించబడింది S తో కాబట్టి ఇక్కడ ఇది ఇప్పుడు సమానమైన సర్క్యూట్ ఇప్పుడు అది F2 sf ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ f ఎందుకంటే ఇది E1 ఈ E1 ఇది తయారు చేసింది ఇప్పుడు ఇది తరువాత ఏమి చేస్తుంది E1 ఇది ట్రాన్స్ఫార్మర్ లాంటి E1 కాబట్టి ఈ రెండు విషయాలు ఈ వైపు చేస్తాయి కాబట్టి తీసుకువస్తే అది X2 ' మరియు r2 'మరియు సర్క్యూట్ మూసివేయబడుతుంది కాబట్టి దీన్ని ఇండక్షన్ మెషిన్ సమానమైన సర్క్యూట్ అంటాము కానీ rc ఇక్కడ చూపబడలేదు మేము దానిని చూపిస్తాము కాబట్టి ఇది ఇండక్షన్ మెషిన్ యొక్క సమానమైన సర్క్యూట్ కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వంటి కోర్ లాస్ భాగం ఉంటే అప్పుడు ఈ శాఖలో కోర్ లాస్ ఒకేలా ఉంటుంది కానీ ఈ శాఖ వచ్చింది ఇప్పుడు ఈ విషయాలు ఎలా వస్తున్నాయి ఇప్పుడు ఇండక్షన్ మోటర్ యొక్క సమానమైన సర్క్యూట్ యొక్క అభివృద్ధి ఇప్పుడు విషయాలు ఎలా వస్తున్నాయి ఇండక్షన్ మోటర్ యొక్క సర్క్యూట్ నమూనా ఇప్పుడు చిత్రం 7 a లో చూపిన విధంగా ప్రతి దశ ప్రాతిపదికన గీయవచ్చు ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి కాబట్టి ఇక్కడ వ్రాసేవన్నీ దాని ద్వారా వెళ్ళండి కాబట్టి ఈ ఉత్పన్నం చూడండి I2 SE2 r2 j SX 2 వ్రాయగలము రోటర్ సర్క్యూట్ రేఖాచిత్రం నుండి ఆ మొదటి ఒక సంఖ్య 7 a లో కాబట్టి ఆ సందర్భంలో లవం మరియు హారం ని a తో గుణించాలి కాబట్టి Sa E2 అప్పుడు ఒక r2 j s a X 2 లెక్కింపు మరియు హారం a గుణకారం మనకు తెలుసు I 2 a I 2 'కాబట్టి ఈ 2 హారం ని మళ్ళీ a తో గుణించాలి కాబట్టి ఇది I2 a I2 కాబట్టి SE2 a 2 r2 jsa 2 X 2 కాబట్టి ఈ భాగాన్ని ఆ E2 అని వ్రాయవచ్చు ఈ E2 E2 ను E 1 గా వ్రాయవచ్చు ఎందుకంటే E 1 E2 a కనుక ఇది SE1 ఒకటి విభజించబడింది a2 r2 jsa2 X 2 కాబట్టి Z2 ' a2 r2 j sa2 X 2 అంటే r2 ' j S X 2' r2 ' ఇంత X 2' ఇంత కాబట్టి అందుకే మనం ఇక్కడ ఏమి చేసాము మనం ఇక్కడ ఈ సర్క్యూట్కు వెళుతున్నాం మనం దీన్ని ఇక్కడ SE2 గా చేసాము అది చివరికి అది SE1 సులభంగా చేయగలదు కాబట్టి అందుకే ఈ SE1 ఇక్కడ ఉంది అదేవిధంగా ఇక్కడ మనం దీనిని పొందాము ఇది వాస్తవానికి SE1 కాబట్టి ఇది ఇండక్షన్ మెషీన్ యొక్క సమానమైన పరామితి ట్రాన్స్ఫార్మర్ సంఖ్యాపరంగా కూడా మనం ఈ విషయాన్ని విస్తరించడానికి చేస్తాము r2 మనం SE1 ఈ విషయం వ్రాయగలము కాబట్టి లవం మరియు హారం లను s తో విభజించండి అందువల్ల ఇది వస్తోంది I2 ' E1 r2' j X 2 'అంటే అంతా స్టేటర్ వైపుకు మారుతుంది కాబట్టి రోటర్ సర్క్యూట్ను ఈ సాధారణ కిటుకులకు సూచించే ఈ సాధారణ కిటుకు రోటర్ సర్క్యూట్ను స్టేటర్ ఫ్రీక్వెన్సీ ని సూచిస్తాయి ఎందుకంటే ఆ సమయంలో చేతిలో ఈ సర్క్యూట్ను స్టేటర్ ఫ్రీక్వెన్సీగా సూచిస్తారు ఎందుకంటే ఇక్కడ ఈ సర్క్యూట్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ f కూడా ఉంది ఫ్రీక్వెన్సీ f ఇక్కడ ఇది sf ఇక్కడ sf కానీ ఇది s తో భాగించబడినది కాబట్టి ఈ సైడ్ ఫ్రీక్వెన్సీ f ఇది ఫ్రీక్వెన్సీ ఇది సాధారణ కిటుకు కాబట్టి దీన్ని I2 'అని పిలుస్తారు కాబట్టి ఈ సాధారణ కిటుకు రోటర్ సర్క్యూట్ను స్టేటర్ ఫ్రీక్వెన్సీకి సూచిస్తుంది ఇప్పుడు రోటర్ రాగి నష్టాన్ని వేరే వస్తువుగా మార్చడానికి r2 'r2' s నుండి వేరు చేయబడితే సర్క్యూట్ నమూనా చిత్రం 8 a లో చూపబడింది దీనిలో వేరియబుల్ నిరోధకత విద్యుత్ రూపంలో యాంత్రిక ఉత్పత్తిని సూచిస్తుంది అంటే ఈ నిరోధకత ఏమిటంటే మనకి r2 ' s వచ్చింది ఇది విషయం కానీ నిరోధకత ను ప్రాథమికంగా r2 ' అందువల్ల r2 ను తీసివేసి 'ఆపై r2 ను జోడించండి అంటే దీనిని r2 ' r2' ని కామన్ తీసుకుంటే ఇది 1 s 1 అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ ఒక పుస్తకం నుండి తీసుకోబడింది ఇది చూస్తే అది అన్ని విషయాలను చిన్న అక్షరాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రాథమికంగా r2 ఏమీ కాదు కానీ చిన్న r2 X2 చిన్న X 2 తప్ప మరొకటి కాదు R 1 చిన్న r 1 తప్ప మరొకటి కాదు పెద్దక్షరం X1 చిన్నది కాదు 1 మరియు పెద్దక్షరం X m చిన్న xm తప్ప మరొకటి కాదు మరియు ఇది r ఇదే కరెంట్ I0 R ఏమీ లేదు కానీ చిన్న r కాబట్టి మరియు ఈ రోటర్ సర్క్యూట్ వేరుచేయబడింది ఈ భాగం వేరుచేయబడింది ఇది వాస్తవానికి రోటర్ రియాక్టన్స్ మరియు ఇది నిరోధకత మరియు మిగిలినది ఈ భాగం ఏమైనా ఇది వాస్తవానికి యాంత్రిక శక్తి ఉత్పత్తి ఎందుకంటే r2 s s వేరియబుల్ కాబట్టి ఇది స్లిప్ కాబట్టి దాన్ని బయటకు తీయండి మిగిలినవి r2 ' 1 s అవుతుంది ఇది స్థూల అని పిలువబడే యాంత్రిక శక్తి ఉత్పత్తి కాబట్టి దీని అర్థం ఇది ఈ సర్క్యూట్ వాస్తవానికి ఈ సర్క్యూట్ r2 ' s అని మరోసారి ఈ r2' s చెప్పడం రెండు విషయాలు చేయవచ్చు కాబట్టి r2 ' ఇరువైపులా జోడించండి r2' కామన్ అప్పుడు 1 s 1 రాయవచ్చు కాబట్టి ఈ భాగం వాస్తవానికి రోటర్ నిరోధకతను వేరు చేస్తుంది కాబట్టి అందుకే ఈ సర్క్యూట్ వాస్తవానికి యాంత్రిక ఉత్పత్తి కాబట్టి చాలా అర్ధాలు ఉన్నాయి వీటిలో ఒక సంఖ్య 8 a కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ రెండింటినీ జోడిస్తే అది r2 ' s అవుతుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఈ విషయం యొక్క సర్క్యూట్ నమూనాను ఇలా ఉపయోగించవచ్చు ఈ భాగాన్ని ఈ Ri భాగం అని విస్మరిస్తే కాబట్టి ఇది ఈ r2 X 2 r2 లాగా ఉంటుంది ఇక్కడ ఇది వాస్తవానికి ఇక్కడే ఉంది ఈ r2 ఉంది వాస్తవానికి ప్రింటింగ్ పొరపాటు ఇక్కడ ఉంది r2 ఇక్కడ ఉంటుంది ముద్రించు పొరపాటు రేఖాచిత్రంలో ఉంది కాబట్టి ఇది r2 'మరియు ఈ ఇస్కోర్ నష్టాన్ని తీసివేయాలి ఇక్కడ ఉన్న అన్ని కోర్ నష్టాలను ఇక్కడ అర్థం చేసుకోండి తద్వారా శాఖ తొలగించబడుతుంది కానీ ఈ భాగానికి ఈ r2 '1 s ఇక్కడ కోర్ లాస్ ఆల్ఫా ను తీసివేయాలి తీసివేస్తే సులభం అవుతుంది కాబట్టి ఇది మరొక విషయం మరొక విషయం ఏమిటంటే ఇనుము నష్టం నిరోధకత Ri లోని సంబంధిత వైర్ తొలగించబడింది మరియు ఈ నష్టం శక్తి గ్రహించిన స్థూల యాంత్రిక ఉత్పత్తి నుండి ఇది తీసివేయబడుతుంది r2 '1 ఇప్పుడు ఈ మొత్తాలు లేదా కొన్ని ఉజ్జాయింపులకు ఇది ఒక ప్రేరణ యంత్రంలో సాధారణ శ్రేణి స్లిప్లో చాలా ఆమోదయోగ్యమైనది R2 ' 1 s 1 లో వెదజల్లుతున్న శక్తిచిత్రం 8b లో కోర్ నష్టాన్ని కలిగి ఉందని గమనించవచ్చు సంఖ్యాపరంగా ఎప్పుడు స్థూల యాంత్రిక శక్తిని పొందటానికి దాని నుండి తీసివేయాలి కాబట్టి కొన్ని సంఖ్యా సమస్యలను పరిష్కరిస్తున్నప్ప్పుడు నికర యాంత్రిక శక్తి ఉత్పత్తిని పొందడానికి విండేజ్ మరియుఫ్రిక్షన్ నష్టం దాని నుండి మరింత తీసివేయబడాలి విండేజ్ మరియు ఘర్షణ నష్టం కాల్పనిక నష్టం కొన్నిసార్లు మేము ఒక భ్రమణ నష్టం అని పిలుస్తాము దీనికి స్వల్ప శాతం తక్కువగా ఇవ్వబడుతుంది మోటారు నడుస్తున్నప్పుడు ఈ రెండు నష్టాలు సంభవిస్తున్నందున కోర్ లాస్ విండేజ్ మరియు ఘర్షణ నష్టం కలిసి భ్రమణ నష్టంగా ఉంటాయి కాబట్టి ఇండక్షన్ మోటారులో భ్రమణ నష్టం గణనీయంగా స్థిరంగా ఉంటుంది స్థిరమైన అనువర్తిత వోల్టేజ్ వద్ద మరియు మోటారు వేగం నో లోడ్ నుండి పూర్తి లోడ్ వరకు చాలా తక్కువగా ఉంటుంది విషయం ఏమిటంటే సంఖ్యా పరిష్కారానికి మొత్తం మెకానికల్ పవర్ షాఫ్ట్ పవర్ ఈ విషయం దానిని దృష్టిలో ఉంచుకోవాలి షాఫ్ట్ పవర్ అంటే మొత్తం మెకానికల్ పవర్ కాబట్టి మరొక విషయం ఉజ్జాయింపు సర్క్యూట్ నమూనా ఉజ్జాయింపు సర్క్యూట్ నమూనా ఇలా చూపబడింది అంటే ఈ శాఖ ఇక్కడ మరొకటి మాత్రమే ఉంచండి దీనిని కలిసి చేయండి కానీ ఈ రకమైన విశ్లేషణ తప్పుడు ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ లాగా ఈ I0 చాలా చిన్నది కానీ ఇండక్షన్ మోటారులో ఈ I0 30 నుండి 50 వరకు ఉంటుంది కాబట్టి ఈ సాధారణ సర్క్యూట్ ఫలితాన్ని ఉపయోగించి సరళంగా మరియు సరళంగా చేస్తే ఈ రకమైన గణన ఖచ్చితమైనది కాదు ఎందుకంటే ఇండక్షన్ మెషీన్ కోసం ఈ I0 చాలా ఎక్కువగా ఉంటుంది ఇది 30 నుండి 50 వరకు ఉంటుంది కాబట్టి ఈ ఉజ్జాయింపు ప్రతిదీ ఇక్కడ వ్రాయబడినది ప్రతిదీ ఇక్కడ వ్రాయబడింది కాబట్టి ట్రాన్స్ఫార్మర్తో పోల్చితే ప్రాధమిక లీకేజ్ రియాక్టన్స్ కూడా ఇండక్షన్ మోటారులో అధికంగా ఉంటుంది కాబట్టి ప్రాధమిక రియాక్టన్స్లో వోల్టేజ్ డ్రాప్ను విస్మరించడం చాలా సమర్థించబడదు కాబట్టి సంఖ్యాపరంగా పరిష్కరించేటప్పుడు ఇండక్షన్ మెషీన్ కలిగి ఉండాలి కాబట్టి ఈ నమూన వలన పొందిన ఫలితం చాలా తక్కువ ఖచ్చితమైనది మరియు కరెంట్ I0 ను దాదాపు 90 డిగ్రీల లాగింగ్ వద్ద తీసుకుంటే చేసే అయస్కాంతీకృత షంట్ శాఖ 'లైట్ లోడ్ వద్ద మోటారు పూర్తి లోడ్ వద్ద 0 8 శక్తి తక్కువగా పనిచేసే శక్తి కారకం' యంత్ర శక్తి కారకం చాలా తక్కువ అయస్కాంత సర్క్యూట్లో ఎయిర్ గ్యాప్ ఉన్నందున ఇండక్షన్ మోటర్ యొక్క స్వాభావిక సమస్య ఇది మరియు ఉత్తేజిత కరెంట్ ని స్టేటర్ వైపు ఉన్న మెయిన్ నుండి తీసుకోవాలి